మనం మునుపటి ఉపన్యాసంలో IEEE 802 4 ప్రమాణం మరియువేర్వేరు జిగ్బీ మరియు వైర్లెస్ హార్ట్ జిగ్బీ వంటి ఈ ప్రత్యేక ప్రమాణం ఆధారంగాప్రోటోకాల్ల ద్వారా వెళ్ళాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మేము చాలా ప్రాచుర్యం పొందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూస్తాము ప్రాథమికంగా Z వేవ్ ప్రోటోకాల్ ముఖ్యంగా ఇంటి ఆటోమేషన్ అప్లికేషన్ హోమ్ ఆటోమేషన్ అప్లికేషన్ మరియు భద్రతా వ్యవస్థలకు ఉపయోగపడుతుంది IEEE 802 4 తక్కువ శక్తి అవసరమయ్యే కమ్యూనికేషన్ టెక్నాలజీలపై ఆధారపడి ఉంటుంది ఇవి తక్కువ శక్తి రేడియో కమ్యూనికేషన్ అవసరాలు కలిగి ఉంటాయి ఈ రోజుల్లో ఇంటి ఆటోమేషన్ రకమైన అనువర్తనాలను రూపొందించడానికి హోమ్ ఆటోమేషన్ చాలా ముఖ్యం పారిశ్రామిక అనువర్తనాల కోసం కూడా మీరు ఈ ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం యొక్క ఉపయోగాన్ని కనుగొనగలుగుతారు జిగ్బీ కాకుండా Z వేవ్ సరళమైనది మరియు చౌకైనది ఇది చిన్న మరియు మధ్యస్థ శ్రేణి అనువర్తనాలకు ఉపయోగించబడుతుంది Z వేవ్ US లో వలె ISM బ్యాండ్లో పనిచేస్తుంది ఇది ప్రత్యేకంగా 908 42 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఐరోపాలో ఇది 868 42 మెగాహెర్ట్జ్ బ్యాండ్ మరియు ఇది Wi Fi బ్లూటూత్ మరియు వేరే ఇతర ప్రోటోకాల్స్ మరియు ప్రమాణాలుఉపయోగించే 2 4 గిగాహెర్ట్జ్ బ్యాండ్తో ఎటువంటి జోక్యాన్ని నివారిస్తుంది పరికరాల మధ్య కమ్యూనికేట్ చేయడానికి Z వేవ్ మెష్ నెట్వర్క్ టోపోలాజీని ఉపయోగిస్తుంది నెట్వర్క్లో 232 నోడ్ల వరకు మద్దతు ఇస్తుంది గృహ ఆటోమేషన్ అనువర్తనానికి ఇది చాలా సరిపోతుంది పారిశ్రామిక అనువర్తనాలకు కూడా Z వేవ్ 232 నోడ్లకు మద్దతు ఇస్తుంది కాబట్టి Z వేవ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం ఒక గది రెండు బెడ్ రూములు మరియు భోజనాల గది ఉన్న ఇంటి గురించి మాట్లాడుతున్నాం ఇంటి ఆటోమేషన్లో Z వేవ్ను ఉపయోగించి మీరు Zwave కంట్రోలర్ పరికరం అని పిలువబడే దాన్ని ఇన్స్టాల్ చేయవచ్చు ఇది మొత్తం ఇంటిలో ఒకే నియంత్రిక పరికరం ఉపయోగించి సుమారు 127 లేదా 128 Z వేవ్ నోడ్లను అనుసంధానించవచ్చు కంట్రోలర్ నోడ్ మరియు స్లేవ్ నోడ్ ఉంది నియంత్రిక ఉన్నాయి నెట్వర్క్ ఐడి పొడవు 4 బైట్లు మరియు ఈ నోడ్ ఐడిలలో ప్రతి ఒక్కటి 1 బైట్ పొడవు ఉంటుంది నోడ్లు వారి హోమ్ నెట్వర్క్లో మాత్రమే కమ్యూనికేట్ చేయగలవు మరియు మద్దతు ఉన్న డేటా రేటు సుమారు 30 మీటర్ల వరకు ఉంటుంది డేటా రేటు సుమారు 100 kbps వరకు ఉంటుంది 30 మీటర్ల పరిధిలో 100 కెబిపిఎస్ ఇంటి ఆటోమేషన్ అనువర్తనాలు చిన్న పారిశ్రామిక అనువర్తనాలకు సరిపోతుంది కాబట్టి Z వేవ్ చాలా ప్రజాదరణ పొందిన సాంకేతికత జిగ్బీతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు సరళమైన సాంకేతికత మరియు వివిధ గృహ మరియు పారిశ్రామిక ఆటోమేషన్ అనువర్తనాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించవచ్చు ఉపయోగించిన రౌటింగ్ పథకం సోర్స్ రౌటింగ్ సోర్స్ రౌటింగ్ అంటే సోర్స్ నోడ్ పంపుతుంది నెట్వర్క్లోని మార్గాన్ని నిర్ణయిస్తుంది ఆపై ప్యాకెట్ను సోర్స్ నోడ్ నుండి మొత్తం నెట్వర్క్కు మార్గాలను ఉపయోగించి పంపుతుంది Z వేవ్ దాని మూలం రూట్ చేసిన నెట్వర్క్కారణంగా నెట్వర్క్లోని స్టాటిక్ పరికరాలను మాత్రమే పరిగణిస్తుంది టోపోలాజీ కాబట్టిఏదైనా అడ్డంకులు అంతర్గత లేఅవుట్ మరియు ఇతర గృహోపకరణాల కారణంగా ఏర్పడితే సందేశాలను Z వేవ్లోని వేర్వేరు నోడ్ల ద్వారా మళ్ళిస్తారు ఈ అడ్డంకులను రేడియో డెడ్ స్పాట్స్ అంటారు మరియు వీటిని Z వేవ్లోని ఒక ప్రక్రియను ఉపయోగించి బైపాస్ చేయవచ్చు దీనిని healing అంటారు గృహ మరియు కార్యాలయ ఆటోమేషన్ అనువర్తనాలు స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనువర్తనాలు గృహ భద్రత పారిశ్రామిక భద్రత పారిశ్రామిక నిఘా అనువర్తనాలు వాయిస్ కంట్రోల్ ఎనేబుల్ చేసిన అనువర్తనాలు మరియు ఉపకరణాల ఆటోమేషన్ మరియు నియంత్రణ వంటివి దీనిని ఉపయోగించగల అనువర్తనాలు ఇప్పుడు ISA 100 11a అని పిలువబడే మరొక చాలా ఆసక్తికరమైన మరియు ప్రసిద్ధ ప్రమాణాన్ని చూద్దాం ఇది ISA 100 11 సిరీస్కు చెందినది ఇది వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ కోసం ఉపయోగించబడుతుంది మరియు ఆటోమేషన్ కోసం అంతర్జాతీయ సమాజం అభివృద్ధి చేసింది కాబట్టి ఈ ప్రమాణం ప్రధానంగా పారిశ్రామిక వాతావరణంలో ఆటోమేషన్ పై దృష్టి పెడుతుంది మరియు స్పష్టంగా ఈ ప్రమాణం 802 15 4 పై ఆధారపడి ఉంటుంది 11a ISA ప్రమాణం యొక్క కొన్ని లక్షణాలు స్లైడ్లలో ఇవ్వబడ్డాయి మొదటిది ఏమిటంటే ఒకే నెట్వర్క్లో ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వడానికి వేర్వేరు ప్రోటోకాల్లలో పనిచేసే బహుళ పరికరాలకు ఇది మద్దతు ఇస్తుంది వేర్వేరు ఏజెంట్లు మరియు పరికరాల మధ్య ఇంటర్పెరాబిలిటీ మరియు కమ్యూనికేషన్కు మద్దతు ఇవ్వడానికి మంచి ప్రోటోకాల్ ఇది IPv6 ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది మరియు పెరిగిన చిరునామా స్థలం మరియు భద్రత వంటి అనుబంధ ప్రయోజనాలను జోడిస్తుంది ఉపయోగించిన ఎన్క్రిప్షన్ స్కీమ్ 128 బిట్లకు పైగా భద్రతను అందించడానికి AES ఎన్క్రిప్షన్ ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విభిన్న లక్షణాలు పారిశ్రామిక అనువర్తనాలలో ఉపయోగించడానికి మంచివి కాబట్టి ఇది స్కేలబుల్ మరియు నమ్మదగిన పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది ఈ రకమైన మద్దతు ఇచ్చే నెట్వర్క్ టోపోలాజీలు స్టార్ మరియు మెష్ MAC ఉపయోగించిన ప్రోటోకాల్లు TDMA లేదా CSMA CA ఆధారిత MAC ప్రోటోకాల్ కాబట్టి అనువర్తనాలు పెద్ద ఎత్తున సంక్లిష్ట పరిశ్రమలలో ఆటోమేషన్ పారిశ్రామిక నెట్వర్క్లు మరియు పరికరాల వైర్లెస్ పర్యవేక్షణ పారిశ్రామిక వాతావరణంలో ప్రాసెస్ పర్యవేక్షణ మరియు నియంత్రణ ఆటోమేషన్లలో పెద్ద మరియు సంక్లిష్టమైన సెటప్లతో ఉపయోగించబడతాయి ఇప్పుడు బ్లూటూత్ అయిన IoT ను అమలు చేయడానికి మరొక ఆసక్తికరమైన ప్రసిద్ధ సాంకేతిక పరిజ్ఞానానికి వద్దాం ఒక నిర్దిష్ట కంప్యూటర్ హెడ్ఫోన్లు మరియు మొబైల్ ఫోన్ల యొక్క వివిధ పెరిఫెరల్స్ యొక్క వైర్లెస్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి బ్లూటూత్ ఉపయోగించబడుతుంది బ్లూటూత్ అనేది విస్తృతంగా ఉపయోగించే సాంకేతికత ఇది IoT ఆధారిత నెట్వర్క్లు మరియు నెట్వర్క్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది బ్లూటూత్ టెక్నాలజీ స్వల్ప పరిధిలో వైర్లెస్ కమ్యూనికేషన్ను అందిస్తుంది మేము ఇంతకుముందు చర్చించిన జిగ్బీ మాదిరిగా కాకుండా మీడియం రేంజ్ కమ్యూనికేషన్కు మంచిది అయితే జిగ్బీ మంచి డేటా రేట్లను అందించదు దీనికి విరుద్ధంగా జిగ్బీతో పోలిస్తే బ్లూటూత్ మెరుగైన డేటా రేట్లను అందిస్తుంది కాబట్టి ఒక బేరీజుగా ఉంది బ్లూటూత్ ముఖ్యంగా కేబుల్స్ స్థానంలో ఉంది కాబట్టి కేబుల్ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ ఉంది ఇప్పుడు నేను దీని గురించి చర్చించడం లేదు మీరు బ్లూటూత్ ప్రోటోకాల్ స్టాక్ను పరిశీలిస్తే బ్లూటూత్ చేత మద్దతిచ్చే కేబుల్ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ ఉందని మీరు చూస్తారు కాబట్టి ఈ కేబుల్ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ ఈ విభిన్న వైర్లెస్ పోర్టబుల్ పరికరాల మధ్య కమ్యూనికేషన్ కోసం సహాయపడుతుంది కేంద్రీకృత నియంత్రిక లేని చోట తాత్కాలిక నెట్వర్క్లను రూపొందించడంలో బ్లూటూత్ సహాయపడుతుంది ఈ బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరికరాలు ఒకదానితో ఒకటి తక్కువ పరిధిలో కనెక్ట్ కావచ్చు పికోనెట్ గురించి వివాదించ వలసిన విషయం ఉంది దీనిని స్కాటర్ నెట్స్ అని పిలుస్తారు ఒక నిర్దిష్ట పికోనెట్లో సెల్యులార్ నెట్వర్క్లోని కణాలతో సమానంగా ఈ లోపల ఉంటుంది పికోనెట్లో మాస్టర్ మరియు సుమారు 7 పరికరాలు ఉన్నాయి పికోనెట్ లోపల 8 పరికరాలకు మద్దతు ఇవ్వవచ్చు వేర్వేరు బానిస పరికరాలు ఉన్నాయి 7 పరికరాల వరకు మాస్టర్కు కనెక్ట్ చేయవచ్చు ఉదాహరణకు పికోనెట్ 1 పికోనెట్ 2 వేర్వేరు పికోనెట్లను కలిగి ఉంటాయి ఇవన్నీఒకటిఉంటాయి ఒకదానితోఅనుసంధానించబడి కాబట్టి ఇది స్కాటర్ నెట్ను ఏర్పరుస్తుంది బ్లూటూత్ తక్కువ ఖర్చుతో వైర్లెస్ కమ్యూనికేషన్ తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందిస్తుంది తక్కువ విద్యుత్ వినియోగం కారణంగా IoT అనువర్తనాలలో బ్లూటూత్ ఆకర్షణీయంగా ఉంటుంది ఇవి సాధారణంగా శక్తి హీనత ఇది ISM 2 4 నుండి 2 484 గిగాహెర్ట్జ్ 2 4 నుండి 2 484 గిగాహెర్ట్జ్ బ్యాండ్లో ఉపయోగించబడుతుంది ఇది ఉపయోగించిన బ్లూటూత్ సంస్కరణను బట్టి 1 Mbps నుండి 3 Mbps మధ్య డేటా రేటుకు మద్దతు ఇస్తుంది వెర్షన్ 1 2 లో 1 Mbps వెర్షన్ 2 కోసం 2 Mbps మరియు 3 Mbps ఆపరేటింగ్ పరిధి క్లాస్ 3 రేడియోలకు 1 మీటర్ క్లాస్ 2 రేడియోలకు 10 మీటర్లు మరియు క్లాస్ 1 రేడియోలకు 100 మీటర్లు అందువల్ల వేర్వేరు రేడియోలు బ్లూటూత్ యొక్క విభిన్న కమ్యూనికేషన్ పరిధిని ఇస్తాయి బ్లూటూత్ ఉపయోగం కోసం అనువైన అనువర్తనం నెట్వర్క్లు లేదా పరికరాలు ఇవి కమ్యూనికేషన్ పరిధి యొక్క చిన్న వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి అందువల్ల డెస్క్టాప్ మరియు ల్యాప్టాప్ పెరిఫెరల్స్తో కనెక్టివిటీకి బ్లూటూత్ సహాయంతో మద్దతు ఇవ్వవచ్చు పరికరాల మధ్య మల్టీమీడియా బదిలీ కూడా బ్లూటూత్ యొక్క చాలా ఆకర్షణీయమైన మరియు విస్తృతంగా ఉపయోగించబడే అనువర్తనం మల్టీమీడియా మరియు నావిగేషన్ పరికరాలతో కనెక్ట్ కావడానికి ఆటోమొబైల్స్ బ్లూటూత్ను ఉపయోగిస్తాయి జిపిఎస్ పరికరాలు తుది వినియోగదారుతో అనుసంధానించబడి ఉంటాయి RFID లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి జనాదరణ పొందాయి షాపింగ్ మాల్లలో కూడా RFID ట్యాగ్లు ఉపయోగించబడతాయి ఉదాహరణకు షాపింగ్ మాల్స్లో దుస్తులు అమ్మకం వంటి ఇతర వస్తువులకు RFID ట్యాగ్లు జతచేయబడతాయి ఈ RFID ట్యాగ్ల నుండి RFID రీడర్ చదవగలదు RFID ఈ విధంగా పనిచేస్తుంది RFID ప్రాథమికంగా రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు కోసం నిలుస్తుంది అవి మూడు భాగాలుగా ఉన్నాయి ఒకటి ట్యాగ్ వివిధ విషయాలకు అనుసంధానించబడిన RFID ట్యాగ్ ట్యాగ్ నుండి చదవగలిగే RFID రీడర్ మరియు RFID సాఫ్ట్వేర్ ఈ మొత్తం పనిని ఆపరేట్ చేయగలవు RFID ట్యాగ్ డిజిటల్ ఎన్కోడ్ చేసిన డేటాను RFID రీడర్ చదివేది సాంప్రదాయ బార్ కోడ్లు లేదా తరచుగా ఉపయోగించే QR కోడ్లతో పోలిస్తే RFID ట్యాగ్ డేటాను దృష్టి రేఖకు వెలుపల చదవవచ్చు RFID ట్యాగ్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మరియు యాంటెన్నా ఉంటాయి ఇవి రక్షణ పదార్థంతో కప్పబడి ఉంటాయి RFID ట్యాగ్లను నిష్క్రియాత్మక RFID ల ఉపయోగం యొక్క అనువర్తనాలు నిల్వ చేయడం ఉత్పత్తి ట్రాకింగ్ స్టోర్ ఉత్పత్తి ట్రాకింగ్ ఆస్తి మరియు సామాను ట్రాకింగ్ సరఫరా గొలుసు నిర్వహణ పశువుల ట్రాకింగ్ మరియు నిర్వహణ ఆటో మొబైల్ ట్రాకింగ్ ప్రామాణీకరణ మరియు యాక్సెస్ నియంత్రణ ఎన్ఎఫ్సి టెక్నాలజీ కూడా చాలా సారూప్యంగా పనిచేస్తుంది కానీ తేడా ఉంది ఈ NFC టెక్నాలజీ RFID ల నుండి తీసుకోబడింది RFID ల వలె కాకుండా NFC లు పరికరాల మధ్య ఎటువంటి భౌతిక సంబంధం లేకుండా ఏదైనా భౌతికంతో దగ్గరగా పనిచేస్తాయి RFID రీడర్ మరియు ట్యాగ్ కొద్దిగా వేరుచేయబడతాయి కాని NFC పరికరాలను చాలా దగ్గరగా ఉంచాలి NFC పరికరం రెండు రకాలు క్రియాశీల పరికరం కావచ్చు క్రియాశీల రకం పరికరం డేటాను చదవగలదు మరియు ప్రసారం చేయగలదు మరియు నిష్క్రియాత్మక పరికరం డేటాను మాత్రమే ప్రసారం చేయగలదు కానీ NFC పరికరాల నుండి చదవదు కాబట్టి ఇది క్రియాశీల మరియు నిష్క్రియాత్మక పరికర భావనల మధ్య వ్యత్యాసం NFC 13 56 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో పనిచేస్తుంది మరియు NFC లో కమ్యూనికేషన్ పరిధి 10 సెం మీ కంటే తక్కువ మీరు ఈ పరికరాల్లో ఒకదానిలో D1 NFC పరికరాన్ని కలిగి ఉన్నారని మీకు మరొక పరికరం D2 ఉందని మనం అనుకుందాం అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది అందువలన D1 మరియు D2 ఒకదానికొకటి దగ్గరగా ఉంచబడతాయి 10 సెంటీమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉంటాయి ఎన్ఎఫ్సి వివిధ డేటా రేట్లు 106 212 లేదా 424 కెబిపిఎస్కు మద్దతు ఇస్తుంది రెండు పరికరాల మధ్య మద్దతు ఉన్న రెండు కమ్యూనికేషన్ మోడ్లు ఒకటి యాక్టివ్ యాక్టివ్ మరియు మరొకటి యాక్టివ్పాసివ్ మోడ్ వస్తువుల ట్రాకింగ్ బ్యాంకింగ్ రంగం ఎన్ఎఫ్సి ఎనేబుల్ చేసిన స్మార్ట్ఫోన్లు ఎన్ఎఫ్సిని ఉపయోగించే స్మార్ట్ఫోన్ల మధ్య డేటా కమ్యూనికేషన్ సెక్యూరిటీ అండ్ అథెంటికేషన్ మరియు తక్కువ పవర్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ వంటి వాటికి ఎన్ఎఫ్సిల అనువర్తనాలు చాలా పోలి ఉంటాయి కాబట్టి దీనితో మేము ఈ విషయం యొక్క ముగింపుకు వస్తాము మేము మునుపటి ఉపన్యాసంలో వేర్వేరు కనెక్టివిటీ టెక్నాలజీల ద్వారా వెళ్ళాము మరియు ఇది ప్రామాణిక IEEE 802 4 ద్వారా ప్రారంభమైంది అప్పుడు మేము జిగ్బీ జెడ్ వేవ్ ISA RFID NFC మరియు వైర్లెస్ హార్ట్ గురించి కూడా చర్చించాము ఈ సూచనలు నుంచి కొన్ని మీరు మరింత వివరంగా తెలుసుకోవచ్చు కాబట్టి దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు